మన గత ఉపన్యాసంలో మనము హిండాల్కో లిమిటెడ్పై వివరణాత్మక కేసును ప్రారంభించాము మనము ఇప్పటికే వారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ను సిద్ధం చేసాము మీరు గుర్తు చేసుకుంటే గత ఉపన్యాసంలో మనము బ్యాలెన్స్ షీట్పై చర్చ చేసాము మరియు మీరు పూర్తి బ్యాలెన్స్ షీట్ను సిద్ధం చేయాలి అనుకున్నాము ఈ రోజు మనము పరిష్కారం గురించి చర్చిస్తాము గత ఉపన్యాసాన్ని వినలేకపోయినవారు ఆ కేసును డౌన్లోడ్ చేసుకోవాలని మరోసారి నేను అభ్యర్థిస్తున్నాను మరియు ఆ సమస్యను పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఆపై పరిష్కారాన్ని పరిశీలించండి ఎందుకంటే ఈ రోజు మనం బ్యాలెన్స్ షీట్ యొక్క పరిష్కారం గురించి చర్చిస్తాము మీరు పరిష్కారం చూడడానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు NCA లేదా CA కింద గుర్తించబడిన అంశాలను మీరు సరైన ఆకృతిలో ఉంచాలి మరియు పరిష్కారాన్ని పరిశీలించాలి ఆస్తుల కింద NCA అంటే నాన్ కరెంట్ అసెట్స్ 2 ను చూడండి ఈ మొత్తం కూడా చాలా పెద్దది ఇది 39999 కోట్లు తదుపరిది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ను ఏర్పరుస్తాయి తరువాత NCA కింద తదుపరి వర్గం ఫైనాన్సియల్ అసెట్స్ ఇది పెద్ద సంస్థ లు ఉపయోగించే మరింత సరి అయిన మరియు నూతన పరిభాష ఈ బ్యాలెన్స్ షీట్ ను జాగ్రత్తగా చూడండి నాన్ కరెంట్ టాక్స్ అసెట్స్లను పొందుతారు

ఇప్పుడు కరెంట్ అసెట్స్ అయితే ఇది ఎందుకు విడిగా వర్గీకరించబడింది ఇది ఎందుకు విడిగా వర్గీకరించబడింది అంటే ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనము భావిస్తాము కానీ కొంత మినహాయింపు ఉంటే అది విడిగా చూపించాల్సిన అవసరం ఉంది అందుచేతనే వారు దానిని అలా చూపించారు తరువాత స్వల్పకాలానికి ఇచ్చిన రుణాలు పొందుతారు కావున ఇది CAల మొత్తం దాదాపు 82000 కోట్లు ఇది 60 ప్లస్ 21 అంటే ఇది నాన్ కరెంట్ అసెట్స్ రెండింటి యొక్క మొత్తం ఇంతవరకు ఆస్తి వైపు చూశాము ఇక మనం లయబిలిటీ ఉంటుంది కాని సంస్థ వారు వేరే పేరును ఉపయోగించారు తదుపరిది లయబిలిటీస్ నుంచి నేర్చుకున్నాము

కావున ఫైనాన్సియల్ లయబిలిటీస్లో ఏ అంశంగా పరిగణించబడుతుంది ఇది ఆపరేటింగ్ అంశంగా కాకుండా ఫైనాన్సింగ్ అంశంగా పరిగణించబడుతుంది అది అలా సరిగ్గా వర్గీకరించబడింది చిన్న సంస్థల కోసం తరచుగా మీరు ఈ వర్గీకరణను చూడకపోవచ్చు కానీ ఇది చాలా పెద్ద సంస్థ కనుక ఇది మరింత తాజా ఆకృతిని ఉపయోగించింది తరువాత బారోయింగ్స్ చాలా పెద్ద మొత్తం మనము దానిని చూద్దాము అయితే ఇది నాన్ కరెంట్ ట్రేడ్ పేయబుల్స్ను కలిగి ఉన్నాము కావున మొత్తం NCL 20238 అవుతుంది తరువాత మనము కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి

కావున మొత్తం CL లు 12 కాగా మొత్తం NCL 20 ప్లస్ ఈక్విటీ కావున మొదట నుంచి అన్ని లయబిలిటీస్ కోసం ఇవ్వబడినది మీరు అర్థం చేసుకుంటున్నారు కదా కావున ఇది బ్యాలెన్స్ షీట్ గురించి ఇది ఇక్కడ చాలా సరళంగా కనిపిస్తుంది కానీ మీరు దాన్ని పరిష్కరించి మీరు చేసిన సమాధానంతో సరిపోల్చికోండి మీరు సరిగ్గా పరిష్కరించగలిగితే అది చాలా మంచిది ఇప్పుడు కేసు యొక్క మూడవ భాగానికి వెళ్దాం అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే దానిలో ఉపయోగించే పద్ధతి కాస్త క్లిష్టంగా ఉంటుంది అందులో మనం ఏ పద్ధతిని ఉపయోగించాలి మనం ప్రత్యక్ష పద్ధతి ఉపయోగించాలా లేదా పరోక్ష పద్ధతి ఉపయోగించాలా మనము పరోక్ష పద్ధతిని ఉపయోగిస్తాము లాభం నుండి ప్రారంభించి సర్దుబాట్లు చేస్తాము ఏదేమైనా ప్రస్తుతం మీకు గణాంకాలు ఇవ్వబడ్డాయి మీరు వాటిని సరిగ్గా అమర్చాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవి అన్ రియలైజ్డ్లో స్వల్పకాలిక ద్రవ పెట్టుబడిని మనము పరిగణించము అది నగదు సమానమని ఇప్పటికే ఇవ్వబడింది కావున మనము దానిని 'C' గా గుర్తించాము 'C' అంటే నగదు సమానమైన వాటి కోసం మనం ఇక్కడ చేసే గుర్తు అనుబంధ సంస్థల తిరిగి ఇవ్వవచ్చు అది తిరిగి వచ్చే పెట్టుబడి నాన్ కరెంట్ బారోయింగ్స్ తిరిగి చెల్లించడం అంటే మనము తీసుకున్న రుణాలును మనము తిరిగి చెల్లించాము కావున ఇది F రకం లావాదేవీ రుణాలు మరియు డిపాజిట్లు తిరిగి చెల్లించడం ఇది ఎక్కడికి వెళ్తుంది బహుశా మనము రుణాలు మరియు డిపాజిట్లు తీసుకున్నాము మరియు మనము వాటిని తిరిగి చెల్లిస్తున్నాము కావున మనము దీనిని F గా పరిగణిస్తాము ఫైనాన్షియల్ లీజు లయబిలిటీ కు సంబంధించినది కావున మనము దీనిని ప్రస్తుతం పరిగణించము ఇతరుల పెట్టుబడి అమ్మకం పేరు సూచించిన విధంగా ఇది అమ్మకాలకు సంబంధించినది కావున ఈ మొత్తం గణనీయమైన 5000 కోట్లు దీనిని 'I' గా పరిగణిస్తాము ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ టాన్జిబుల్ అసెట్స్లో మనము PBTతో ప్రారంభించబోతున్నాము మరియు సర్దుబాట్లు చేస్తాము కావున మనము దానిని 'O' గా గుర్తించాము ప్రస్తుత రుణాలు లావాదేవీలో భాగంగా పరిగణించబడతాయి

ముందస్తుగా చెల్లించిన నాన్ కరెంట్ బారోయింగ్స్ అంశంగా పరిగణించబడుతుంది మీరు ఆకృతి గుర్తు చేసుకుంటే మనము మొదట అన్ని అంశాలను లెక్కిస్తాము మరియు చివరికి మనము పన్నుల చెల్లింపును వ్రాస్తాము అదర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అయినందున మనం దానిని పరిగణించాల్సిన అవసరం లేదు నొవేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్లో రాకూడదు అందుచేత మనము దానిని NC గా గుర్తించాము మనము ఇచ్చిన రుణాలు మరియు డిపాజిట్లు ఇప్పుడు అయిపోయాయి కావున మనము దానిని తిరిగి వ్రాయవలసి ఉంటుంది అంటే వాటిని తిరిగి P L అకౌంట్ కు తీసుకువెళతారు మరియు అవి ఇకపై అప్పుగా పరిగణించబడవు ఇప్పుడు మనం ఏ శీర్షిక కింద ఉంచుతాము ఇది నగదు రహిత అంశం కావున మనము దానిని NC గా పరిగణిస్తాము మనము రుణం తిరిగి చెల్లించలేదని చూడండి అది తిరిగి వ్రాయబడింది లో పెట్టుబడి 'I' అవుతుంది తర్వాత వడ్డీని పొందడం సాధారణంగా మనం పెట్టుబడిగా ధనం ఉంచితే దాని ద్వారా ఆదాయాన్ని అందుకుంటాము కావున నేను దానిని 'I' గా ఉంచుతాను వడ్డీ ఆదాయం కూడా 'I' అవుతుంది నాన్ ఫైనాన్సియల్ లయబిలిటీస్ అంశాలకు సర్దుబాట్లు చేయాలి కావున వర్కింగ్ క్యాపిటల్ అంశాలు అయినటువంటి ట్రేడ్

ఫైనాన్స్ కాస్ట్స్

అంటే వారు కొన్ని రుణాలు పొందారు ఆ రుణాలు పునర్నిర్మించబడ్డాయి మరియు దానిపై కొంత మంచి విలువ లాభం ఉంది ఇది నగదు రహిత లావాదేవీ కావున మనము దానిని పరిగణించము దానిని NC గా గుర్తించాము ఎంప్లాయి షేర్ ఆప్షన్ ఎక్స్పెన్సెస్ అందుకున్నాము కావున ఇది 'I' గా గుర్తింపబడే పెట్టుబడి ఆదాయం డివిడెండ్ పన్నులతో కూడిన డివిడెండ్ పంపిణీ మీరు చూడవచ్చు కావున రెండుసార్లు తీసుకోకండి వాస్తవానికి అందుకున్న మొత్తాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కావున గందరగోళాన్ని నివారించడానికి నేను దానిని తీసివేసాను ఇక్కడ అదే విధంగా మనకు వడ్డీ ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది కావున మనము దానిని నగదు సమానమైనదిగా పరిగణించవచ్చు కాబట్టి మనము దీనిని 'C' అని గుర్తించాము డిక్రీజ్ ఇన్ ట్రేడ్ అండ్ అదర్ రిసీవబుల్స్లో తగ్గుదల మరలా దీనిని 'O' గా గుర్తించండి ఫైనాన్సియల్ అసెట్స్ మనం ఈ అంశాన్ని పరిగణించాలా ఇది నగదు రహిత అంశం కానీ ఇది P L అకౌంట్ పై ప్రభావం చూపుతుంది కావున మనము దీనిని 'O' అని గుర్తించాము నగదు రహిత ప్రభుత్వ సహాయం ద్వారా ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంశంగా పరిగణించము దానిని మనము 'NC' గా గుర్తించాము ఆర్థిక లీజు అమ్ముడవుతున్నాయి లేదా బయటకి పంపబడుతున్నాయి మనకు కొంత తక్కువ మొత్తంలో నగదు లభించింది కావున ఇది 'I' FVTPL ద్వారా లెక్కించిన పెట్టుబడులపై లాభం అంటే సరి అయిన లేదా మంచి విలువ గణన ద్వారా పెట్టుబడి పై కొంత లాభం చూపిస్తుంది కాని నగదు లావాదేవీ కాదు ఎందుకంటే ఇది పెట్టుబడిని అమ్మడం ద్వారా వచ్చినది కాదు కావున మనము దానిని పరిగణించము తరువాత అమ్మకం కోసం ఉంచిన ఆస్తులపై నష్టాన్ని మనము పరిగణించాలా లేదా అవసరం లేదా మనము పరోక్ష పద్ధతిని అనుసరిస్తున్నందున దానిని పరిగణనలోకి తీసుకోవాలి కావున ఇది నాన్ ఆపరేటింగ్ విధమైన నష్టాలు కావున మనము దానిని 'O' గా గుర్తించాము దానిని PBT కి జోడిస్తాము ఇప్పుడు క్యాష్ లో మొత్తం తగ్గుదల లెక్కించాలి వీటన్నింటిని సంవత్సరం ముగింపు వద్ద లెక్కించాలి ఇప్పుడు మీరు అన్ని పనులు ఎలా చేస్తారు ఇది సాధ్యమే ఎందుకంటే సంవత్సరం చివరిలో నగదును మీరు బ్యాలెన్స్ షీట్ నుండి తీసుకోవచ్చు ఆపై అన్ని ఇతర లెక్కలు చేయండి మరియు విలోమ పద్ధతి ద్వారా మీరు సంవత్సరం ప్రారంభంలో నగదును లెక్కించవచ్చు కావున క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ను సిద్ధం చేయడానికి మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా అయితే మీరు ఇక్కడ వీడియోను కాసేపు ఆపి పరిష్కారాన్ని పూర్తి చేయండి ఆ వెంటనే మనము పరిష్కారం గురించి చర్చిస్తాము మీరు పరిష్కారంతో సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను కావున నేను మీకు పరిష్కారం చూపిస్తాను ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది చాలా పెద్ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కావున మనము PBT తో ప్రారంభించి ఆపై చాలా అంశాలలో సర్దుబాట్లు చేస్తాము మనము నగదు రహిత మరియు నాన్ ఆపరేటింగ్ గుర్తు కూడా గుర్తించండి ఎందుకంటే ఇది మనకు లాభం ఎందుకంటే మనము ఇప్పుడు దానిని తగ్గిస్తున్నాము తరువాత అన్ రియలైజ్డ్ ఫోరెక్స్ ఈ అంశాన్ని గుర్తించండి ఎందుకంటే ఇది ఇంతకు మునుపు రెండుసార్లు ఇవ్వబడింది అందుకున్న వడ్డీపై లాభం పొందాయి ఇప్పుడు ఇది మళ్ళీ మన నగదుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం లేదు కానీ ఇది మన P L అకౌంట్ పై ప్రభావం చూపుతుంది మరియు ఇది ఒక లాభం కావున ప్రస్తుతం మనము దానిని ఇక్కడ చూపిస్తున్నాము అప్పుడు FVTPL లో పెట్టుబడిపై నష్టం కూడా ఒక విధంగా నగదు రహిత అంశం కానీ P L అకౌంట్ పై ప్రభావం చూపుతుంది కావున మనము దీనిని 'O' కింద పరిశీలిస్తున్నాము ఇప్పుడు వీటివలన మనకు వర్కింగ్ క్యాపిటల్ మార్పులను మనము పరిగణిస్తాము కావున ఈ దశలో మనము కార్యకలాపాల నుండి నగదును పొందుతాము తరువాత డైరెక్ట్ టాక్స్ తో పోల్చి చూసుకోండి తదుపరిది చాలా సులభం ఇప్పుడు పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం కానీ కొంచెం పెద్దది

ప్లాంట్ ఇది అతిపెద్ద మొత్తం సంస్థకి చాలా నగదు ఉన్నందున మీరు ఇక్కడ మంచి నగదు సంభవాన్ని చూడవచ్చు ఆ నగదును వారు తమ రుణాలను తిరిగి చెల్లించడానికి ఉపయోగించారు తర్వాత నాన్ కరెంట్ బారోయింగ్స్ లో నికర పెరుగుదల 2490 తరువాత మీరు నికర నగదు మరియు నగదు ప్రవాహాన్ని1809 గా నమోదు చేయబడినట్లు పొందుతారు నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కొంత అనుబంధ సమాచారం కూడా ఉంది తరువాత ఆస్తిని సముపార్జించుకోవడం ఫైనాన్స్ లీజు ద్వారా కూడా కావచ్చు కావున ఈ మూడింటిని నగదు రహిత లావాదేవీలుగా పరిగణిస్తారు తరువాత మీరు క్యాష్ను అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనము ఇక్కడ ఈ ఉపన్యాసాన్ని ఆపుతాము